జ్ఞానంమరియుభావోద్వేగాలు 3 ముందరి ఉపన్యాసం నుండి కొనసాగినుంచగా మనము అక్కడ నెట్వర్క్ గురించి మాట్లాడుతున్నాము మరియు చిన్న ఉద్దీపనల నుండి గ్రహణ క్షేత్రం ఎలా పెరుగుతుందనే దాని గురించి మంచి ఆలోచన వచ్చింది ఇది మెదడుకు చేరే సమయానికి అన్ని ఫీడ్ బ్యాక్ స్ మారిపోయాయి కాబట్టి ఇది విస్తృతం గా అర్థం చేసుకోవడానికి ఒక క్రియాత్మక చట్రం లాంటిది గ్రాహకాలు మరియు న్యూరాన్లు వేర్వేరు వినికిడి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు నేను మీకు చెప్పిన ఒక ఇంద్రియ ఇన్పుట్ ద్వారా వినికిడి దృష్టి ఉంది ఎందుకంటే అవి వేర్వేరు రకాల శక్తి బదిలీ స్పర్శను పట్టుకోవాలి కాబట్టి ఇంద్రియ బఫర్లు మీ ఇంద్రియ అవయవాలు కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే అది మీరు గ్రహించు జ్ఞాపకశక్తి కాబట్టి ఏమి జరుగుతుందంటే నిల్వ ఉంచబడుతుంది ఇవి శబ్ద రిహార్సల్ ఇవి విజువల్ స్పెషల్ స్కెచ్ ప్యాక్ మరియు ఇది సెంట్రల్ ఎగ్జిక్యూటివ్కు వెళుతుంది సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కార్యాచరణ ప్రణాళికపై నిర్ణయం తీసుకుంటుంది మరియు అవుట్పుట్ పై ప్రతిస్పందన కాబట్టి యాంత్రిక శక్తి స్పర్శ రూపంలో వస్తుంది మీ మెదడు చివరకు నేను మీకు చెప్తున్న అన్ని ఎలక్ట్రోకెమికల్ కార్యకలాపాలకు వెళుతుంది మీ కదలిక శక్తి చక్రానికి వెళుతుంది కాని ప్రతిస్పందన అవుట్పుట్ లేకపోతే ఏమి జరుగుతుందో ఆలోచనకు వెళితే ఏమి జరుగుతుందో నేను ఒక ఆలోచన మాత్రమే ఇస్తున్నాను కాబట్టి మెకానికల్ నుండి ఎలక్ట్రో కెమికల్ మళ్ళీ అక్కడ నుండి మెకానికల్ లోకి సరళంగా మారే ప్రక్రియ ఒక అద్భుత లీనియర్ మెకానికల్ ఎలక్ట్రో రసాయన చర్యల వాళ్ళ ఆలోచనకు ఏమి జరుగుతుంది అన్నది పెద్ద ప్రశ్న కానీ దానికి మన వద్ద సరి ఐన సమాధానం లేదు ఇప్పుడు మీరు ఈ ప్రపంచ విసియస్ స్పెషల్ స్కెచ్ప్యాడ్ను చూస్తున్నారు అక్కడ మీరు మాట్లాడే టప్పుడు భాష లేదా ప్రసంగం గురించి జాగ్రత్తగా గమనించండి నేను పెన్ గురించి ఏదైనా మీకు చెప్తాను మీ మనస్సులోని పెన్ గురించి మీరు ఆలోచిస్తారు రెండు ప్రక్రియలు జరుగుతున్నాయని మీకు తెలుసు ఒకటి PEN ఇది మీ మెదడులో ఎల్లప్పుడూ ఏర్పడుతుంది మరియు పెన్ గురించి మాట్లాడుతుంటే స్కెచ్ప్యాడ్ కూడా ఆలోచనలోకి వస్తుంది నేను మాట్లాడుతున్న చోట విజువల్ స్కెచ్ప్యాడ్ ఉంది నేను మాట్లాడుతున్నాను కాని నా మనస్సు ఇప్పటికే స్పీకింగ్ అని స్పెల్ చేసింది కాబట్టి నేను మాట్లాడుతున్నప్పుడు ఓరల్ అవుట్పుట్ ఉంది ఇది ఒక విధమైన ఆడియో స్కెచ్ప్యాడ్ కానీ ఏక కాలంలో విజువల్ స్కెచ్ప్యాడ్ కూడా ఉంది ఆలా ఆక్టివేట్ అవుతోంది మామూలుగా మనం గ్రహించలేము ఎందుకంటే మనం మాట్లాడటంలో చాలా నిమగ్నమై ఉంటాం మీ మనస్సును రెండు ప్రసంగాలుగా మరియు అన్నింటికీ విడదీయడం చాలా కష్టం కానీ ఒక విషయం ఉంది నేను దేర్ అని చెబుతున్నప్పుడు T H E R E అన్న మాటలు నా మనస్సులో జరుగుతూ ఉంటాయి బహుశా ఇది డైస్లెక్సియా లో జరిగే నెట్వర్క్ సమస్య డైస్లెక్సిక్ పిల్లలు చాలా మంది వారు మాట్లాడుతున్నది వ్రాస్తారు కాబట్టి వారు నేర్చుకుంటున్నప్పుడు ఆ స్పెల్లింగ్ యొక్క నమూనా ఏర్పడదు అయితే స్పెల్లింగ్లు ఎక్కడ ఉండాలి నేను ఒక నిమిషం ఇక్కడ ఆగితే ఇది చాలా రోజీగా కనిపిస్తుంది కానీ అది అంత రోజీగా లేదు మరియు అక్కడే క్వాంటం ఫిజిక్స్ మరియు మిగతా విషయాలు అడుగు పెట్టాయి నాన్ లీనియర్ మనకు తెలుసు చాలా ఇన్పుట్లు జరిగేటప్పుడు సమకాలీకరణ ప్రాసెసింగ్ యూనిట్ మొత్తం డేటాను తీసుకొని సృష్టించగలదు మెసోస్కోపిక్ స్కేల్లో జరిగే సరళత ప్రక్రియ చాలా ఉంది కానీ మెదడులోని క్వాంటం ప్రక్రియల గురించి మైక్రోస్కోపిక్ గొట్టాల స్థాయిలో మరియు అధిక స్థాయిలో మాట్లాడడం జరిగింది అధిక స్థాయి సమస్య ఏమిటంటే సమస్య సమయం స్కేల్ సమయం మిల్లీసెకన్లు 10 నుండి పవర్ మైనస్ 3 వరకు క్వాంటం ప్రక్రియలు 10 నుండి శక్తి మైనస్ 12 మైనస్ 15 శక్తికి 10 నుండి 6 నుండి 10 వరకు ఉన్న అంతరం ఇప్పటికీ మనకు తెలియదు కానీ ఇప్పటికీ ఇది చాలా ఆకర్షణీయమైన విషయం ఎందుకంటే మనం వివరించలేనిది ఏమిటంటే అన్ని న్యూరాన్లలో ఉద్దీపన జరుగుతున్నప్పుడు వివిక్త సమాచారం ఉంటుంది మరియు న్యూరాన్ల మధ్య క్రాస్ కనెక్షన్ ఉండదు కాబట్టి ఇవి న్యూరాన్లు వివిక్త సమాచారం అవి క్రాస్ కనెక్ట్ కాని ఫీచర్ మినహాయింపు లను కలిగి ఉంటాయి అవి నెట్వర్క్ ద్వారా మాత్రమే అనుసంధానించబడతాయి కాబట్టి ఈ వివిక్త సమాచారం మళ్ళీ మిళితం చేసి మనకు తెలియని ఒక విషయం కాబట్టి ఈ మొత్తం నెట్వర్క్ విషయం దీనిని వివరించలేదు రెండవది ప్రతి సమాచారానికి ఒక ఖచ్చితమైన సంఖ్య ఖచ్చితమైన స్టేషన్ ఉంటే మెదడు అటువంటి వైవిధ్యానికి మరియు సీలింగ్కు అతి త్వరలో చేరుతుంది అయినప్పటికీ మీరు దానిని లెక్కించినట్లయితే 14 20 15 మెదడు శాతం ఉపయోగించినప్పటికీ అది ఇంకా బిలియన్ల సమాచారాన్ని నిల్వ చేయగలదు కానీ సిద్ధాంతపరంగా మరియు చాలా ముఖ్యమైన మూడవ విషయం ఏమిటంటే ఉద్దీపన పోయిన తర్వాత అనుబంధ అభ్యాస విషయం కొన్నిరకాలుగా జ్ఞాపకశక్తిని ఏర్పరుస్తుంది అదే ఉద్దీపన ఎప్పుడూ అదే వివిక్త మార్గంలో ప్రదర్శించబడదు ఇది అంత స్పష్టంగా లేదు కానీ అది ఇప్పటికీ అదే శక్తిని ప్రేరేపిస్తుంది ప్రసార రేటు కనీసం మిల్లీసెకన్లలో ఉంటుంది కాబట్టి మిల్లీసెకన్లు 5 నుండి 120 మీటర్ల పరిమాణంలో నేను మీకు చెప్పినట్లుగా ఇది మీరు చూసే భౌతిక భాగాన్ని ఇంకా వివరించగలదు మరియు మీరు వింటున్నట్లు మీరు వ్యవహరిస్తారు మరియు నేను మిమ్మల్ని ఆలోచించమని అడిగితే నేను మీకు చెప్పినట్లుగా మీరు ఏమి ఆలోచిస్తారో వెంటనే కళ్ళు మూసుకుని గ్రామంలో కూర్చున్న మీ అమ్మమ్మ గురించి ఆలోచించగలరు కాని ఆమె ముఖం నుండి ప్రతిబింబించే సిగ్నల్ పంపమని నేను మిమ్మల్ని అడిగితే అది కాంతి ఆలోచనల వేగం చాలా పడుతుంది ఆలోచనలను మోస్తున్నది ఏమిటి మనకు తెలియని క్వాంటం ఫీల్డ్ మనకు నిజంగా తెలియదు కాబట్టి ఇది పెద్ద సమస్య మనం మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ఇది జరుగుతుంది మరియు క్వాంటం గురించి భౌతిక శాస్త్రంలో చాలా కొత్త భాగం వచ్చింది మరియు అందువల్ల మన ప్రశ్నలను అనువదించేటప్పుడు తలెత్తే ఈ ప్రశ్నలు న్యూరానల్ స్థాయి నుండి అవగాహనగా ఉంటాయి ఆ ప్రవర్తన స్థాయి కొత్తది కాదు ట్రాన్స్నేషనల్ న్యూరోసైన్స్ అని పిలువబడే కొత్త శాఖ మరియు ఇది ప్రయోగశాల నుండి ప్రవర్తనకు అనువదించడానికి వచ్చింది వారు ఇవన్నీ కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాని ఇప్పటికీ భారీ అంతరాలు ఉన్నాయి ఎందుకంటే నేను చెప్పినట్లుగా ఇది కఠినమైన సమస్య ఇది కేవలం మెదడు మరియు ప్రవర్తన కు తులనాత్మక సమాంతరత సంబంధం కలిగి ఉంటుంది జాతులు చాలా స్లైడ్లను కలిగి వున్నా చాల కనిపించే కుండా వుంటున్నాయి కాని అవి కొన్నింటిని జోడిస్తాయి ఇప్పటి దాకా నేను న్యూరానల గురించి మీకు చెప్పాను ఒక ఉదాహరణ తీసుకోండి అదేమంటే భయంతో నేర్చుకోవడం మీరు ఒక పీతను చూసినప్పుడు దానిని సాలెపురుగు అనుకుండినట్లైతే అది కళ్ళ గుండా వెల్లిన చిత్రమౌతుంది ఇది ఇంద్రియ వల్కలం గుండా వెళుతుంది ఎమిక్ డెల్లా అని పిలువబడే ప్రాంతం ఒకటి ఉంది ఇది ఎల్లప్పుడూ భయం లేదా ముప్పు యొక్క అవకాశంతో ఉత్తేజితమవుతుంది మరియు ఇది మొత్తం ఉద్వేగభరితమైన ప్రవర్తన యొక్క యొక్క ఇమేజరీ మీ చెమటను నియంత్రించడానికి స్వయంప్రతిపత్తమైన ప్రతిస్పందన ఉంది సానుభూతి లేదా పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ లేదా మీ కడుపు మరింత చర్యలోకి వెళ్లడం లేదా అక్కడ చెమట లేదా వణుకు వంటిది వస్తుంది కార్టిసాల్స్ లేదా ఒత్తిడి హార్మోన్ల ద్వారా వచ్చే హార్మోన్ల ప్రతిస్పందన ఇవి మెదడు యొక్క ఒక రకమైన చర్యలు

కాబట్టి గ్రావియా హైపో థాలమస్ బాడ్ న్యూక్లియస్ సెన్స్ ఆర్గాన్ థాలమస్ ప్రతిదీ యాక్టివేట్ అవుతాయి మీరు భావోద్వేగానికి లోనవుతున్నారు మరియు భయం అనేది ఒక ఆలోచన మాత్రమే తప్పు ఏమీ లేదు అన్ని రకాల సిద్ధాంతాల ప్రకారం జేమ్స్ నుండి కనన్ బట్ సింగర్ వరకు ఎమోషన్ అన్నది బాడీ చేంజెస్ మరియు బాడీ చేంజెస్ పై ఎమోషన్ అన్నది ఆధార పడి వున్నట్లుగా చర్చించ బడింది సాధారణంగా మీకు కొంత భావన ఉంది మరియు మీరు దానికి కొంత అభిజ్ఞా అంచనా కాగ్నిటివ్ అప్రైసల్ ను ఇస్తారు ఆపై మీకు ఇంకా కొంత అవగాహన ఉంటుంది కాబట్టి పీత మీపైకి వచ్చటటువంటి కొన్ని ప్రమాదకరమైన విషయాల యొక్క ఒక సాధారణ ప్రతిస్పందన మీ ఎమిక్ డెల్లాను ప్రేరేపిస్తుంది ఇది మీ హార్మోన్లు మీ భావోద్వేగ ప్రవర్తన మరియు ప్రతిస్పందన కోసం సిద్ధం అవుతుంది భావోద్వేగ ప్రవర్తన అనగా పోరాటం లేదా ఫ్లైట్ గురించి విని ఉంటే వాటినే భావోద్వేగాల మానసిక సిద్ధాంతాలు అంటారు ఇప్పుడు భావోద్వేగాల విషయానికి వస్తే మీరు మొదట శారీరక అనుభూతులను అనుభవిస్తుంటారు ఆపై మీరు భావోద్వేగానికి లోనవుతారు ఆపై మీరు శారీరక అనుభూతులను అనుభవిస్తారు లేదా మీ శరీరానికి ఒక అనుభూతి కలుగుతుంది కాబట్టి హాప్ఫీల్డ్ నెట్వర్క్ మరియు హేబియన్లకు నేను చేసిన అనుబంధ అభ్యాసం ఇది ఇలా మీరు ఎందుకు రెప్పపాటు వేస్తారు ఎందుకంటే ఉద్దీపన లోపలికి వెళుతుంది మరియు ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఇది ఉద్దీపన ఇది ప్రసిద్ధ పావ్లోవ్ యొక్క కుక్క లాలాజలం గంట మ్రోగడం లాంటి అసోసియేటివ్ విషయం ఇది చాలా మంది ప్రజలు ఫిలిప్ ప్రవర్తనా విధానం గా పిలుస్తారు పాపెజ్ సర్క్యూట్రీ ఇది సర్క్యూట్ నియోకార్టెక్స్ ఇవి అధిక ఆలోచనతో కూడుకున్న సింగ్యులేట్ క్యూరాస్ న్యూక్లియోలస్ థాలమస్ మళ్ళీ థాలమస్ హిప్పో థాలమస్ ఇది ఎమోషనల్ ఫైరింగ్ జరిగే సర్క్యూట్ మరియు ఇక్కడే పాపెజ్ సర్క్యూట్లో నేర్చుకోవడం కూడా జరుగుతుంది అది నాశనమైతే మీ తక్షణ అభ్యాసం మరియు భావోద్వేగ అభ్యాసం కొనసాగుతుంది కాబట్టి నేర్చుకోవడం ఎల్లప్పుడూ మీరు ఏమి ఆలోచిస్తుంటారో మీద ఆధారపడి ఉంటుంది మీ నెట్వర్క్లోకి వెళ్లే మీ ఆలోచన చాలా భావోద్వేగంగా ఉంటుంది ఎందుకంటే ఈ సర్క్యూట్ గైరస్ హిప్పో క్యాంపస్ నేర్చుకోవడం జరిగే ప్రదేశం ఇక్కడే ప్రతిధ్వని పునరావృత కాల్పులు మొత్తం విషయం మరింత స్థిరమైన అభ్యాసంలోకి వచ్చేలా చేస్తుంది కానీ ఇది ఎల్లప్పుడూ భావోద్వేగ వ్యక్తీకరణలు మరియు భావోద్వేగ రంగులతో ఉంటుంది కాబట్టి ఇది తప్పనిసరిగా లింబిక్ ఎమోషనల్ సర్క్యూట్ అయివుండొచ్చు నేను మొదట్లో ఫీనిక్స్ గేజ్ గురించి మీతో మాట్లాడాను అందు అతని వ్యక్తిత్వం ఎలా మారిందో మీకు గుర్తుండే ఉంటుంది కాబట్టి మొత్తం చర్చ ఏమిటంటే మెదడు యొక్క ఈ లోతైన ప్రాంతం పూర్తిగా బాధ్యత వహిస్తుందా మరియు అధిక ఆలోచనా మెదడు భావోద్వేగంతో రంగు పడి ఉంటుందా కాని అది అలా ఉండదని ఖచ్చితంగా మనం అనుకుందాం ఎందుకంటే ఈ వ్యక్తి అతను లోపలికి వెళ్ళిన ట్యాంపింగ్ రాడ్తో దెబ్బతిన్నప్పుడు లైంగిక ప్రవర్తన మరియు సాంఘిక ప్రవర్తనలో మార్పులను చూపించింది వీటిలో ఎల్లప్పుడూ జ్ఞానం లేదు మరియు బాగా ఆలోచించబడదు మరియు దెబ్బతిన్నది ఫ్రంటల్ లోబ్లో ఉంటుంది ఇది మెదడులో కొన్ని MRI మరియు EG మార్పులను నిరుత్సాహపరిచిన వ్యక్తులను మనం ఇప్పటికీ కనుగొనే సంకేతం కాబట్టి హైపోఫంక్షనాలిటీ మరియు ఆర్బిటోఫ్రంటల్ కార్టెక్స్ యొక్క గాయాలు భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి కాబట్టి భావోద్వేగము మెదడు లోపలికి లోతుగా ఉందని మరియు ఆలోచనా మెదడు నిర్ణయాలు తీసుకునే కార్టికల్ మెదడు నైరూప్య తీర్పు అది ఇందులో పాల్గొనదు మరియు ఎల్లప్పుడూ నిజం కాదు క్రియాశీల ఆర్బిటోఫ్రంటల్ కార్టెక్స్ క్రింద ఉంది మరియు ఇది భావోద్వేగాన్ని ప్రభావితం చేస్తుంది అది మనకు ఎలా తెలుసు మెదడులో చిన్నపాటి సమస్య కలిగిన వ్యక్తులలో ఇది తెలుస్తుంది మరియు ఎలుకలను అధ్యయనం చేయడం ద్వారా కూడా అదే సమాధానం వెలువడింది కాబట్టి శ్రవణ వల్కలం శ్రవణ థాలమస్ మధ్యస్థ ప్రిఫ్రంటల్ కార్టెక్స్ హిప్పో క్యాంపస్ మరియు ఇది ఎమిక్ డెల్లా మరియు మీరు స్తంభింపజేసే విధిలేని పరిస్థితిలో ఏమి జరుగుతుందో మీకు తెలుసు మీ రక్తపోటు మార్పులు మీ ఒత్తిడి హార్మోన్లు మారుతాయి మరియు మీరు వెళ్ళే ఆశ్చర్యకరమైన రిఫ్లెక్స్ చీకటి మరియు అకస్మాత్తుగా ఎవరో వస్తారు లేదా ఎవరో అకస్మాత్తుగా కూర్చుని తాకినప్పుడు వారు వెళ్తారు ఆ కొత్తగా పుట్టిన పిల్లలు మనం వారిని తాకినప్పుడు వారు అకస్మాత్తుగా దీన్ని చేస్తారు ఇది ఆశ్చర్యకరమైన రిఫ్లెక్స్ ఇది ఒక ఆదిమ రిఫ్లెక్స్ మీరు ఉన్నప్పుడు పుట్టుకతో చాలా ప్రాచీన రిఫ్లెక్స్ ఒకటి ఒక గ్రాస్ఫ్ రిఫ్లెక్స్ లాంటిది మెదడు అభివృద్ధి చెందే దాకా ఇవి కవర్ అయి ఉంటాయి కాబట్టి మీరు సాధారణంగా దీన్ని కలిగి ఉండరు కాని భయం ఉన్న పరిస్థితుల్లో మీ మెదడు చిత్తవైకల్యంలో ఆలోచిస్తున్నప్పుడు వృద్ధుల్లో ఈ ఫ్రంటల్ విషయాలు చాలా బయటకు వస్తాయి పట్టుదల అని పిలువబడే ఇతర విషయాలు బయటకు వస్తాయి కొన్ని సార్లు పిల్లల్ని మీరు ఒకటి అడుగితే వారు ఏదో చెబుతారు మీరు ఏమి తిన్నారు అని అడిగితే మీరు ఎక్కడికి వెళ్లారా అని అంటూ వారు ఆహారం ఆహారం ఆహారం అని పదే పదే చెబుతారు ఎందుకంటే మెదడు వాస్తవానికి అభివృద్ధి చెందుతున్నప్పుడు అది నేర్చుకోవటానికి మళ్లీ మళ్లీ కాల్పులు జరుపుతుంది అందుకే మీరు దానిని కనుగొంటారు కాబట్టి చాలా మంది ప్రజలు ఈ పిల్లలు వినరు అని చెప్తారు అప్పుడు మనం దీన్ని చేయవద్దని వారికి చెప్తాము వారు దీన్ని మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటారు వారు దీన్ని మళ్లీ మళ్లీ చేయడం లేదని మీకు తెలుసు వారి మెదడు మళ్లీ చేస్తోంది మరియు మళ్ళీ ఎందుకంటే మెదడులో ఆ ఘనమైన జ్ఞానాన్ని తయారుచేయడం మరియు ఏకీకృతం చేయడం నేర్చుకోవటానికి మెదడు చేయాల్సిన పనిని వారు ఆహ్లాదకరంగా భావిస్తారు కాబట్టి తరువాతిసారి వారు ఆలా క్షీణించరు చిత్తవైకల్యం గురించి నేను మీకు చెబుతున్నది అదే అల్జీమర్స్ ఇది కుంచించుకుపోయిన మెదడు మరియు నేను చెప్పినట్లుగా ఈ సినాప్సిస్లో 16 17 సంవత్సరాల వయస్సు వరకు మెదళ్ళు పెరుగుతాయి ఆ తర్వాత రిఫైన్మెంట్ మొదలవుతుంది అప్పుడు అవి చాలా ప్రారంభంలోనే కుంచించుకుపోతాయి కొంతమంది జీవితంలో ఈ ప్రక్రియ వేగంగా ఉంటుంది నేను మీకు ఈ 4 నుండి 7 హెర్ట్జ్ ద్వారా ఒక రకమైన స్టఫ్ ఏర్పడుతుండనై చెప్పినదిగుర్తుండే ఉంటుంది కాబట్టి మీరు ఈ అక్షరాలను తీసుకున్నారని అనుకుందాం అక్షరాల జ్ఞాపకాలు పిరమిడల్ కణాల ఫైర్ మరియు అనారోగ్యంతో నడుస్తున్న సమూహాలకు ఒక అక్షరం ప్రతి గామా చక్రంను రిఫ్రెష్ చేస్తుంది ఇది 30 40 హెర్ట్జ్ వద్ద గామా చక్రం మరియు ఇవి 4 నుండి 7 హెర్ట్జ్ వంటివి 4 7 సుమారుగా 1 2 3 4 5 6 7 1 2 3 4 5 ఈ 7 విషయాల సమితులు దాదాపుగా కలిసిపోయాయి ప్రతి గామా చక్రం అన్కోడింగ్ యొక్క సాధ్యమయ్యే రకం హిప్పోకాంపస్లోని పిరమిడల్ కణాల ద్వారా స్పందిస్తాయి కాబట్టి ఈ చక్రం గుర్తుకు వచ్చిన ప్రతిసారీ వారు కాల్పులు జరుపుతూ ఉంటారు కాబట్టి ఇది గామా మరియు తీటా డోలనాల మిశ్రమం కాబట్టి మెమరీ సెట్ పరిమాణం పెరిగేకొద్దీ స్కానింగ్ పనిలో ప్రతిచర్య సమయం చూపిస్తుందో లేదో చూడటానికి మోడల్ ఎలా పనిచేస్తుందో ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి 1 పదం లేదా 2 పదాలు ఉంటే అవి మెమరీ సెట్ పరిమాణం పెరిగే కొద్దీ మీరు దీన్ని వేగంగా గుర్తించవచ్చు ఒకే అక్షరం ఇవ్వడానికి ప్రతిచర్య సమయం పెరుగుతుంది ఎందుకంటే మెదడు ఒకదాన్ని గుర్తించడానికి ఆ సెట్ను స్కాన్ చేస్తుంది కానీ ఆసక్తికరమైన భాగం ఏమిటంటే జనాదరణ పొందిన మనస్తత్వశాస్త్రం మరియు ప్రసిద్ధ సాహిత్యంలో మెదడు జ్ఞాపకశక్తిని 4 నుండి 7 లేదా 7 భాగాలుగా నిల్వ చేస్తుంది మరియు తీటా పరిధి 4 నుండి 7 వరకు ఉంటుంది కాబట్టి ప్రతి స్పైక్ ఒక అక్షరం లేదా ఒక లక్షణానికి అనుగుణంగా ఉండే అవకాశం ఆ జ్ఞాపకశక్తి కి ఉందా ఇంకా ముందుకు తీసుకెళ్లడం విద్యుత్ కార్యకలాపాల గురించి కాదు రసాయనాలు మళ్లీ అడుగులు వేయడం అనేది దీర్ఘకాలిక సంభావ్యత మరియు దీర్ఘకాలిక తరుగుదల శక్తి శక్తి సినాప్టిక్ ఏర్పడటం మరియు దీర్ఘకాలిక నిల్వ యొక్క అవకాశాన్ని పెంచుతుంది ఇక్కడ తరుగుదల నిరోధక సమితి మరియు ఈ విషయాల విలుప్తానికి దారితీస్తుంది మరియు దాని NMDA మరియు AMPA గ్రాహకాల ద్వారా గ్లూటామేట్ గరిష్టంగా హిప్పోకాంపస్లో ఉంటుంది ఇది హిప్పోకాంపస్ ప్రాంతం CA1 మరియు అన్నీగ్లూటామేట్ ద్వారా మధ్యవర్తిత్వం వహించిన హెబ్బియన్ లెర్నింగ్ ద్వారా ఈ ప్రిస్నాప్టిక్ పోస్ట్నాప్టిక్ ఫైరింగ్ ఉత్సాహంగా ఉంటుంది మరియు ఈ దీర్ఘకాలిక పొటెన్షియేషన్ అంటే కాల్షియం సహాయంతో సర్క్యూట్లను ప్రతిధ్వనించడం గ్లూటామేట్ సినాప్టిక్ మార్పులకు దారితీస్తుంది మరియు దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి ఏర్పడుతుంది ఎల్టిపి హిప్పోకాంపస్ న్యూరాన్ కాల్షియం పెరుగుదలను చూపించే ముందు మరియు తరువాత ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ సినాప్సెస్ అని చెప్పడం ఈ విధంగా ఉంది కాబట్టి ఇది దీర్ఘకాలిక పొటెన్షియేషన్ ముందు మరియు ఇది దాని తరువాత కాబట్టి మీరు చూస్తే ఆకారంలో ఖచ్చితమైన మార్పు ఉంటుంది మరియు అది పూర్తయ్యాక అది పూర్తయినప్పుడు దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి ఉంటుంది ఆక్సాన్ టెర్మినల్ మరియు డెన్డ్రైట్ వెన్నెముకను చూడటానికి ముందు జ్ఞాపకశక్తికి మద్దతు ఇచ్చే సినాప్టిక్ మార్పులు ఇవి కాబట్టి సినాప్టిక్లో మార్పులు వాస్తవానికి ఏమి జరుగుతుందంటే డెండ్రైట్ల చుట్టూ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యే విధానాన్ని మీరు చూశారు కాబట్టి ఒక PSP పోస్ట్ సినాప్టిక్ సంభావ్యత ఉంది మరియు ఇక్కడే రసాయన స్రావం ఉందని చూడండి కాబట్టి మరింత రసాయన రహస్యాన్ని మరింత రసాయనంగా నేర్చుకున్న తర్వాత ఏమి జరుగుతుంది రసాయనంలోకి వచ్చేటప్పుడు మరింత సున్నితమైన పోస్ట్ కాబట్టి ప్రిస్నాప్టిక్ ప్రాంతాలలో పెద్ద పోస్ట్ ఉంటుంది కాబట్టి ఇది నేర్చుకోవడానికి ముందు మరియు ఇది ఏర్పడిన కొత్త సినాప్టిక్స్ ఎందుకంటే ఎక్కువ రసాయనాలు స్రవిస్తాయి కాబట్టి ఎక్కువ ప్రాంతాలు వారికి బోధించాల్సిన అవసరం ఉంది కాబట్టి సినాప్టిక్ ఎలా మారుతుందో ఎక్కువ ప్రాంతాలు ఆలా ముగుస్తాయి కాబట్టి నేను చెప్పినట్లు తీటా లయల గురించి చెప్పాను కాబట్టి ఇవన్నీ రసాయన గేటింగ్ గ్లూటామేట్ మరియు గాబా ద్వారా మధ్యవర్తిత్వం చెందుతాయి ఇది నిరోధక భాగం కాబట్టి గాబా మరింత చురుకుగా ఉంటే దీర్ఘకాలిక మాంద్యం జరుగుతుంది కాల్షియంతో గ్లూటామేట్ కాబట్టి హిప్పోకాంపస్ యొక్క CA3 ప్రాంతంలో హెబ్బియన్ విషయాల ద్వారా మీరు ఎలా తిరిగి పొందాలి CA1 రీకాల్ ద్వారా ఈ సినాప్టిక్స్ జరగవచ్చు ఎందుకంటే CA కి ఫీడ్బ్యాక్ వ్యవస్థ ఉంది దీని ద్వారా దాదాపుగా ప్రేరేపించే పాయింట్లు లేదా మెమరీ కాపీ ఉంది కానీ మీరు ఈ స్పైక్లను చూసే విషయాలు కాబట్టి హిప్పోకాంపస్ అయిన మధ్యస్థ తాత్కాలిక లోబ్ మరియు ఆలోచనా మెదడు అయిన ప్రిఫ్రంటల్ లోబ్ను సమన్వయం చేయవచ్చు కాబట్టి ఈ రెండింటి మధ్య కార్యాచరణ గుర్తుకు సహాయపడుతుంది 50 మిల్లీసెకన్లు 120 మిల్లీసెకన్లు లేదా 100 నుండి 200 మిల్లీసెకన్లు ఇప్పుడు మీరు దీన్ని ప్రవర్తనలోకి అనువదిస్తే మీరు ఏ రకమైన జ్ఞాపకాలు చూస్తారు డిక్లరేటివ్ మెమరీ మరియు నాన్ డిక్లేరేటివ్ మెమరీ డిక్లరేటివ్ మెమరీ జీవితంలో ఎపిసోడ్లు విషయాల యొక్క అర్ధాలు వంటివి మీ మెదడు వ్యవస్థలో వాస్తవానికి విలీనం చేయడానికి మీరు అనుమతించినవి విధానపరమైన అభ్యాసం నైపుణ్యం నేర్చుకోవడం ఇది బాసెల్ గ్యాంగ్లియా యొక్క లోతైన భాగం సెరెబెల్లంలో నేను మీకు చెప్పాను కాబట్టి చాలా ముద్రణ మరియు మోటారు కదలికలు చాలా ఉన్నాయి మనం మాట్లాడినట్లుగా ఈ ప్రైమింగ్ మరియు క్లాసికల్ కండిషనింగ్ ద్వారా ప్రతిదీ జరిగింది ఇప్పుడు మెమరీకి దాదాపు కనెక్ట్ అయ్యింది మరియు మనం మాట్లాడుతున్నప్పుడు విజువల్ స్కెచ్ప్యాడ్ మరియు శ్రవణ స్కెచ్ప్యాడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కాబట్టి పెద్ద ప్రశ్న ఏమిటంటే ఏమి ఆలోచిస్తారు మీకు తెలిసిన చర్య జంతువులు ఆలోచించే భాష లేదా చిత్రాలలో ఆలోచన అని పిలుస్తారు కళాకారుడు వారు ఎలా గీస్తారు అని అనుకుంటారు సంగీతకారులు గీతరచయితలను ఎలా అనుకుంటారు కానీ సంగీతాన్ని సృష్టించే ఎవరైనా వారి మనస్సు సంగీతాన్ని ఎలా సృష్టిస్తారు అనేది ఆ ఆలోచన లేదా భిన్నంగా ఉందా సంగీతం ఆలోచనకు భిన్నంగా ఉంటుంది పెయింటింగ్ ఆలోచనకు భిన్నంగా ఉంటుంది విజువలైజింగ్ ఆలోచనకు భిన్నంగా ఉంటుంది లేదా అవి కేవలం ఆలోచనా మార్గాలు మరియు నా స్నేహితులలో ఒకరు నాకు గుర్తు చేసినట్లుగా ఆలోచన కూడా మనకు ఆలోచనను చూపించలేనిది మనకు తెలియదు ఒక ధృడమైన మార్గం కానీ ఆలోచన మీ మానసిక స్థితిని మారుస్తుంది కాబట్టి భావోద్వేగాలను మరియు ఆలోచనా ప్రాంతాన్ని నియంత్రించే ఈ లింబిక్ ప్రాంతం నియంత్రించలేదా అని ఈ మొత్తం ప్రశ్న గేజ్ ఫినల్ గురించి మాట్లాడాను అతను ఫ్రంటల్ కార్టెక్స్లో గాయపడ్డాడని మరియు అతను లైంగిక ప్రవర్తన మరియు భావోద్వేగ స్థాయిని మరియు అన్నింటినీ అభివృద్ధి చేశాడని నేను చెప్పాను కాబట్టి మెదడులోని ఈ పార్శ్వ భాగానికి నష్టం మెదడులోని ఈ పార్శ్వ భాగం ఈ వ్యక్తికి భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగిస్తుంది మరియు ఫ్రంటల్ మెదడు యొక్క అంతర్గత భాగానికి నష్టం ఉంటే వేరే వ్యక్తిత్వం ఉంటుంది దీనిని సూడో సోషల్ పాటిక్ అని పిలుస్తారు ఇది సాంఘిక వ్యతిరేక వ్యక్తిత్వం మరియు సూడో డిప్రెసివ్ వంటిది మాంద్యం వంటిది నిరాశలో జీవక్రియ మరియు ఫ్రంటల్ లోబ్లో మార్పులు ఉన్నాయి మరియు డిప్రెషన్ హృదయపూర్వకంగా ఒక మానసిక స్థితి అస్తవ్యస్తంగా ఉంది మానియాలో కాబట్టి ఎవరికైనా స్ట్రోక్ ఉంటే సెరిబ్రల్ వాస్కులర్ యాక్సిడెంటల్ రక్త సరఫరా దెబ్బతింటుంది ఎడమ వైపున ఉన్న ఫ్రంటల్ లోబ్కు మరింత దగ్గరగా ఉంటుంది ఈ మాంద్యం మరింత తీవ్రంగా ఉంటుంది కాబట్టి మీరు ఎడమ వైపున ఉంటే ఏమి జరుగుతుందో అర్థం కుడి వైపు పైకి రావడం కంటే ఎడమ వైపు అణచివేయబడిందా లేదా కుడి వైపు దెబ్బతింటుందా అప్పుడు ఎడమ వైపు లేదా ఉన్మాదంలో నిరాశ ఉంటుంది కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఎడమ వైపున ఒక గాయం ఉంది ఒక మాంద్యం ఉంది అంటే కుడి వైపు అతి చురుకైనది నేను మీకు ఒక ప్రశ్న సంధిస్తున్నాను కానీ అది కుడి వైపున జరిగితే ఉన్మాదం బయటకు వస్తుంది మీరు జనావాసామ్ నుండు దూరం అవుతారు కాబట్టి ఎడమ వైపున నియంత్రించే కుడి వైపు వారు పరస్పర సంబంధంలో ఉన్నారా కాబట్టి భావోద్వేగం ఇప్పటికీ పరిశోధన యొక్క సమస్యగా మిగిలిపోయింది దానికి సమాధానాలు మనకు నిజంగా లేవు తరువాత కూడా భావోద్వేగాల గురించి మాట్లాడే నష్టాలు ఉన్నాయని తెలుసు కాబట్టి ఈ మెమరీ సిద్ధాంతంతో భాష ఎక్కడ నిలబడుతుంది మరియు ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఎక్కడ నిలుస్తుంది మీకు గుర్తుందా నేను ఫ్రంటల్ ప్రాంతానికి బ్రోకా యొక్క అఫాసియా నష్టం గురించి మాట్లాడాను ఇది తాత్కాలికం మరియు ఇది వారు మాట్లాడగల ఒక ప్రసరణ అఫాసియా లాంటిది వారు అర్థం చేసుకోగలరు వారు ఒకే సమయంలో చేయలేరు కాబట్టి అవి శ్రద్ధగల పని జ్ఞాపకశక్తికి దృష్టిలో ఏకీకృతం అవుతాయి ఆలోచనలను ఉత్పత్తి చేస్తాయి ఆలోచనలను ప్రారంభిస్తాయి ఆలోచనలను నిరోధిస్తాయి చాలా కార్టికల్ ఫంక్షన్ నిరోధం గురించి అర్థం అంటే మెదడు దెబ్బతినడం వలన మీరు జంతువులాగా ఉండి మీరు హింసాత్మకంగా మారిపోతారు మరియు అక్కడ తాత్కాలిక లోబ్ ద్వైపాక్షిక నష్టం కలిగి ఒక kluver bucy సిండ్రోమ్ ను అనుభవిస్తారు ఇటువంటివారు ఎక్కువగా తింటారు లైంగికంగా చురుకుగా ఉంటారు కొంతమంది అసాధారణంగా కనిపించనప్పటకి నిరోధాత్మకంగా వుండి వారి ఫ్రంటల్ నెట్వర్క్లో సమస్య ప్రిఫ్రంటల్ నెట్వర్క్లో సమస్య వుంది అది సరిగా పనిచేయడానికి అనుమతించనట్లుగా ప్రవర్తిస్తుంటారు కాబట్టి మనం సామాజిక మార్గం లేదా నేరస్థులు గా పిలువా బడే వ్యక్తులు ఈ నెట్వర్క్ లోపభూయిష్టంగా ఉండి రిస్కీగా వుంటారు ఇవన్నీ మనం చెబితే న్యాయం సంకేతాలకు ఏమి జరుగుతుంది సమాజంలోని నైతిక విలువలకు ఏమి జరుగుతుంది నియంత్రణకు ఏమి జరుగుతుంది ఎందుకంటే అందరూ ఓహ్ నా నెట్వర్క్ తప్పు అని చెబుతారు నేను ఇంకా కోల్పోలేదు కాబట్టి అప్పుడు ఎవరికీ ఎటువంటి బాధ్యతలు ఉండవు కాబట్టి ఈ కారణాల వల్ల మనం ఇప్పటికీ నెట్వర్క్ స్థాయిలో పనిచేయడం లేదు ఎందుకంటే ఆ ప్రాధమిక నెట్వర్క్లో ఇలా ఉంటుంది జంతువు వంటిది లేదా ఒక ప్రాధమిక ప్రవృత్తిని కలిగి ఉండటం వలన సమాజం చేత షరతులతో కూడిన పొరలు ఉన్నాయి ఇక్కడ విలువలు నైతికత తో కూడిన వ్యవస్థవుంది కాబట్టి ఇవి అర్ధం కానీ పదాలేమి కావు ఇవన్నీ ప్రాథమిక ఉన్నత నెట్వర్క్లలో చేర్చబడినవే కాబట్టి ప్రాధమిక ఇన్స్టింక్చువల్ నెట్వర్క్ ఉన్నత నెట్వర్క్లు భావోద్వేగాలు భద్రతా వలయం మీద ఒక అర్ధాన్ని చేకూరుస్తుంది ప్రస్తుత పరిస్థితులపై కాస్త చర్చిస్తే మీరు సామాజికంగా ఏమి చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునేలా చేస్తుంది ఎందుకంటే మీరు సమాజంలో మనుగడ సాగించాలి మీ ప్రాథమిక కారణంగా కాబట్టి ఇవన్నీ మనం ఆలోచనలు ప్రారంభించడం నివసించడం ప్రణాళిక చేయడం లక్ష్యాలను నిర్దేశించడం నియంత్రించడం మరియు ధృవీకరించడం చేసేలా చేస్తుంది మరియు స్పష్టంగా తాత్కాలికంగా ఆర్డరింగ్ కాబట్టి నేను మీకు చెప్తున్నట్లుగా ఇది ఆర్బిటోఫ్రంటల్ కార్టెక్స్లో మీరు చూసే నిరోధక రకం కాబట్టి ఈ ప్రసంగం ఇక్కడ ఆపుదాము ఇది ఒక రకమైన క్షణం మాత్రమే అని నేను ఇప్పటికే మీకు చెప్పాను బ్రోకాస్ ప్రాంతాలు మరియు ప్రసంగం కూడా తప్పనిసరిగా మోటారుగా పనిచేస్తాయని నేను చెప్పాను పదాలు సృష్టించబడతాయి అవి స్పీచ్ మోటారు ప్రాంతానికి ప్రసారం చేయబడతాయి మరియు మీరు దానిని ఉచ్చారణ వ్యవస్థ ద్వారా బయటకు తీసుకువస్తారు కాబట్టి ముఖ్యంగా ఇది సరళీకృతం ఇంకా మనం చాల విషయాలను గురించి మాట్లాడుకోవాలి దీనితో ముగిస్తాను మరియు తరువాత ఉపన్యాసం లో మెదడు ఎలా పనిచేస్తుందనే దాని గురించి మనం మరికొన్ని విషయాలు చెర్చించుకుందాం ధన్యవాదాలు